కాబట్టి మనం లైన్ టు లైన్ ఓల్టేజ్ ని చూశాము Y వైపు ఉన్న లైన్ టు లైన్ ఓల్టేజ్ వచ్చి ∆ వైపు కంటే 300 లీడింగ్ లో ఉంటుంది మనం నెమ్మదిగా పర్ యూనిట్ కి వస్తున్నాం ఇప్పుడు ఈ విషయాన్ని మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటేY కనెక్షన్ తీసుకుంటాముY అనగా హై వోల్టేజ్ వైపు H అనే అక్షరంతో చూపబడిన Y కనెక్షన్ అప్పుడు చూడడానికి A B C అనే మూడు ఫేజ్ లు ఉంటాయి అయితే అక్కడ ఆ మూడు ఫేజ్ లు ఎందుకు ఉన్నట్టు అంటే మనం చాలాసార్లు వాటికి బదులుగా A B B C C A అని పలుకుతాము నేను ప్రారంభంలోనే మీకు చెప్పాను Y వచ్చి హై వోల్టేజ్ వైపు ఉండాలి అని కాబట్టి Y కనెక్షన్ అనేది హై వోల్టేజ్ వైపు ఉంటుంది మరియు దానిని H అనే అక్షరంతో చూపబడుతుంది ఇక్కడ మనం H అనేది హై వోల్టేజ్ గా చూపబడుతుంది లో వోల్టేజ్ వైపు ఉన్న ∆ కనెక్షన్ ను 'X'అనే అక్షరంతో చూపబడుతుంది దీనినే మనం తర్వాత చూస్తాము కనుక స్టార్ వైపు అనగా హై వోల్టేజ్ వైపు మనం H గా తీసుకుంటాం కానీ లోఓల్టేజ్ వైపు మనం X గా తీసుకుంటాం కానీ L గా తీసుకోము ఎందువలన అంటే L వచ్చి లైన్ ను సూచిస్తుంది కాబట్టి ∆ కనెక్షన్ అనగా లో వోల్టేజ్ వైపు వచ్చి మనం X గా సూచిస్తాం మరియు Y కనెక్షన్ అనగా హై వోల్టేజ్ వైపు H గా సూచిస్తాం మరియు సబ్స్క్రిప్ట్ అనగా క్యాపిటల్ 'L' లైన్ ను సూచిస్తుంది కాబట్టి 'L' అనేది లైన్ కు మాత్రమే అంతేకాక క్యాపిటల్ 'P' అనేది దశ పరిమాణాలనుసూచిస్తుంది అంతేకానీ పవర్ ని కాదు అంతేకాక ఫేజ్ ఓల్టేజ్ ఫేజ్ కరెంట్ కాదు అందువల్ల ఈ ట్రాన్స్ ఫార్మర్ కు 'P' అనేది దశ పరిమాణాలను సూచిస్తుంది ముఖ్యంగా వోల్టేజ్ ని సూచిస్తుంది హై వోల్టేజ్ వైండింగ్ యొక్క ఒక ఫేజ్ లో N1 సంఖ్య గల మలుపులుఉన్నాయిఅది తర్వాత చూపిస్తాం ఈవైపు అనగా ∆ వైపు ప్రతి ఫేజ్ లో N2 సంఖ్యగల మలుపులుఉన్నాయి హై వోల్టేజ్ వైపు ఉన్న ఒక ఫేజ్ లో N1సంఖ్యగల టర్న్స్ ఉన్నాయి AB ని మనం AN BN CN గా పలుకుతాం లో వోల్టేజ్ వైపు ఉన్న ఒక ఫేజ్ లో N2 సంఖ్యగల మలుపులు ఉన్నాయి కాబట్టి మలుపుల సంఖ్య అనగా A నుంచి N లేక B నుంచి N లేక C నుంచి N మలుపులు అని అర్థం మరియు ∆ వైపు వచ్చి అవి AB BC లేక CA కనుక హై వోల్టేజ్ వైపు ఉన్న ఒక ఫేజ్ లో N1 సంఖ్యగల మలుపులు మరియు లో వోల్టేజ్ వైపు ఉన్న ఒక ఫేజ్ లో N2 సంఖ్యగల మలుపులు ఉన్నాయి కావున NH లేక NX బదులు మనం N1 మరియు N2 గా సూచిస్తాం ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ మలుపుల నిష్పత్తి వచ్చి 'a' కి సమానం అనగా aN1N2సరేనా కాబట్టి అది అనగా N1N2వచ్చి హై వోల్టేజ్ బై లో వోల్టేజ్ దీనినే హై వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ బై లో వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ అంటారు ఈ 'H' అనగా హై వోల్టేజ్ ను సూచిస్తుంది అని నేను మీకు చెప్పాను మరియు P వచ్చి ఫేజ్ ను సూచిస్తుంది VHP అంటే హై వోల్టేజ్ వైపు ఉన్న ఫేజ్ వోల్టేజ్ మరియు X అనేది లోవోల్టేజీ వైపుP వచ్చి ఫేజ్ మరియు VXP అంటే లో వోల్టేజ్ వైపు ఉన్న ఫేజ్ వోల్టేజ్ కనుక 'a'అనేది మీ హై వోల్టేజ్ వైపు ఉన్న ఫేజ్ వోల్టేజ్ కి సమానం అనగా ఏ ఫేజ్ కి అయినా మీరు దీన్ని తీసుకున్నట్లయితే అది VAn అవుతుంది సరేనా మీ లోవోల్టేజ్ వైపు అనగా డెల్టా వైపు లైన్ మరియు ఫేజ్ వోల్టేజ్ లు సమానం అవి VAB లేక VBC లేక VCA కాబట్టి దీనికి బదులు మనం హై వోల్టేజ్ వైపు ఉన్నఫేజ్ వోల్టేజ్ లను ఎలా రాస్తాం అంటే A నుంచి N లేక B నుంచి N లేక C నుంచి N మరియు లోవోల్టేజ్ వైపు ఉన్న ఫేజ్ వోల్టేజ్ లను VAB లేక VBC లేక VCA గా రాస్తాము అది ఏమి సూచిస్తుంది అంటే N1N2నిష్పత్తిని అనగా VHPVXP ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను లైన్ వోల్టేజ్ మరియు ఫేజ్ వోల్టేజ్ మధ్య సంబంధం ఎలా సూచిస్తారు అంటే V హై వోల్టేజ్ సైడ్ లైన్ ఓల్టేజ్ 3V హై వోల్టేజ్ సైడ్ ఫేజ్ వోల్టేజ్ నా ఉద్దేశం ఏమిటంటే ఒక వేళ ఇది హై వోల్టేజ్ Y వైపు ఉన్నట్లయితే ఉదాహరణకు VAB3VAn అవుతుంది ఎందువలన అంటే అది సమతుల్యంగా ఉన్నాయి కాబట్టి పరిమాణం పరంగా నేను 3VBn లేక 3VCn గా తీసుకున్నాను కనుక సాధారణంగా ఇలా చెప్పే బదులు మనం దీనిని V హై వోల్టేజ్ సైడ్ లైన్ ఓల్టేజ్ గా పిలుస్తాం అనగా స్టార్ వైపు VAB లేక VBC లేక VCA H అంటే హై L అంటే లైన్ కాబట్టి V హై వోల్టేజ్ సైడ్ లైన్ ఓల్టేజ్ 3 V హై వోల్టేజ్ సైడ్ ఫేజ్ వోల్టేజ్ అంటే ఈ విషయంలో మీరు Y వైపు తీసుకున్నారు అని అనుకున్నట్లయితే VAB 3 VAn లేక 3 VBn లేక 3 VCn ఎందువలన అంటే ఈ పరిమాణం సమతుల్యంగా ఉంటుంది కాబట్టి అదే విధముగా లో వోల్టేజ్ వైపు X అంటే లో వోల్టేజ్ లైన్ ఓల్టేజ్ అని అర్థం మరియు అది వచ్చి దేనికి సమానం అంటే లో వోల్టేజ్ వైపు ఉన్నఫేజ్ వోల్టేజ్ కు ఎందువలన అంటే ఇది లో వోల్టేజ్ వైపు అనగా ∆ వైపు కనుక అది ∆ కనెక్షన్ కాబట్టి లైన్ ఓల్టేజ్ మరియు ఫేజ్ వోల్టేజ్ రెండు సమానం అందువలన దానిని మనం VXL గా సూచిస్తాం V లో వోల్టేజ్ సైడ్ లైన్ ఓల్టేజ్ Vఇక్కడ X అంటే లో వోల్టేజ్ వైపు ఉన్న ఫేజ్ వోల్టేజ్ ఇప్పుడు మీకు సులభంగా అర్థం అయిందని అనుకుంటున్నాను అందువలన Y ∆ ట్రాన్స్ ఫార్మర్ కు లైన్ ఓల్టేజ్ పరిమాణాల నిష్పత్తి వచ్చి VHLVXL VHLVXL 3 VHPVXP 3 a మరియు a N1N2అది 3 N1N2N1N23గా రాస్తున్నాను తరువాత దీని అర్థం మనం చూద్దాం కనుక VHLVXL3 N1N2 కాబట్టి ఇది హై వోల్టేజ్ వైపు ఉన్న లైన్ ఓల్టేజ్ మరియు లో ఓల్టేజ్ వైపు ఉన్నలైన్ ఓల్టేజ్ నిష్పత్తి తర్వాత మనం ప్రాథమికంగా Y ∆ లేక ∆ Y బ్యాంకుల వ్యవహారం గురించి చూస్తాము నా ఉద్దేశం ఏమిటంటే Y ∆ లేక ∆ Y బ్యాంకులు అని ∆ కనెక్షన్ను సమానమైన Y కనెక్షన్ ద్వారా మార్చడం సౌకర్యంగా ఉంటుంది అది తర్వాత మనం చూద్దాం ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ అనేది Y ∆ లేక ∆ Y అయినట్లయితే ∆ అనేది సమానమైన Y కనెక్షన్ ద్వారా సూచించబడుతుంది మరియు మనం ఒక ఫేజ్ తో పని చేస్తాము సమతుల్య క్రియ కోసం Y న్యూట్రల్ మరియు Y కి సమానమైన ∆ కనెక్షన్ న్యూట్రల్ ఈ రెండూ కూడా ఒకే సంభావ్యత కలిగి ఉంటాయి కాబట్టి వాటిని న్యూట్రల్ కండక్టర్ వలె సూచిస్తూ మొత్తంగా కలుపుతారు మనం వాటిని మారుస్తాము ఎందువలన అంటే అది సమతుల్య వ్యవస్థ కాబట్టి మనం ∆ ను సమానమైన Y కు మారుస్తాం కాబట్టి ఇక్కడ ∆ కు సమానమైన Y న్యూట్రల్ మరియు Y న్యూట్రల్ రెండూ కూడా సమానమైన సంభావ్యత కలిగి ఉంటాయి వాటిని న్యూట్రల్ కండక్టర్ వలె సూచిస్తూ మొత్తంగా కలుపుతారు కనుక వాటిని సింగిల్ లైన్ రేఖాచిత్రం గా చూస్తారు ఇవి మనం తర్వాత చూద్దాం సరేనా ఇప్పటిదాకా మనము వైన్డింగ్ లు లేకుండా రేఖాచిత్రం ని చూసాము ఇప్పుడు మొదట మీరు Y Y కనెక్షన్ ను పరిగణలోకి తీసుకోండి మనం ఇంతక మునుపే Y Y కనెక్షన్ యొక్క ప్రాతినిథ్యం ను చూశాము ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాము ఫిగర్ 4 మరియు 4 ల లో Y Y కనెక్షన్ ను చూపించాము నేను దానికే వస్తున్నాను అది ఏమి సూచిస్తుంది అంటే త్రీ ఫేజ్ Y Y ట్రాన్స్ఫార్మర్ యొక్క సమానమైన సింగిల్ ఫేజ్ మరియు ఫిగర్ 4 సింగిల్ లైన్ రేఖా చిత్రము ను సూచిస్తుంది ఇప్పుడు అది Y Y అవ్వడం వల్ల ఇది మీ A B Cఇది న్యూట్రల్ N ఈ N అనేది ఇంతకుమునుపే రేఖాచిత్రం లో ఉంది అది నేను మీకు చూపించాను కానీ ఇక్కడ ఇది సరి అయినది కనుక ఇక్కడ ఇది న్యూట్రల్ కాబట్టి ప్రతిచోటా ధ్రువణత ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అని గుర్తించబడింది కనుక ఈ ఓల్టేజ్ వచ్చి VAn ఇది VBnఇది VCn మరియు కరెంట్ వచ్చి IAఇది వచ్చి IB మరియు ఇది వచ్చి IC మరియు ఇదంతా వచ్చి Y Y కనెక్షన్ సరేనా ఈ వైపు అనగా మరోవైపు కరెంట్ అనేది ద్వితీయ వైపు ఉంది కాబట్టి కరెంట్ అనేది వెలుపలకు వెళుతుంది కనుక Ic ఇది Ia ఇది Ibఫేజ్ 'c' ఫేజ్ 'a'ఫేజ్ 'b' ఇది ఒక సమతుల్య వ్యవస్థ కాబట్టి దీనిని సమానమైన సింగిల్ ఫేజ్ గా సూచిస్తాము ఫేజ్ 'a' ను మాత్రమే గీయడం జరిగింది కనుక ఇది ప్లస్ మైనస్ ఇదే ధ్రువణత నేను ధ్రువణత గురించి ప్రస్తావించకపోయినా బాణం ఇక్కడ ఉంటే అది పాజిటివ్ అని అర్థం ఒకవేళ బాణం లే కున్నట్లయితే అది నెగిటివ్ నేను ఎక్కడైనా తప్పినప్పటికీ బాణం ఉంటే అది పాజిటివ్ గా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది కరెంట్ IA మరియు ఇది వచ్చి ప్రధమ వైపు మరియు ఇది వచ్చి Iaఇది స్మాల్ a మీ సబ్స్క్రిప్ట్ వచ్చి స్మాల్ a సరేనా ఇది VAn ఇది A మరియు ఇది VAN కనుక ఇది AVAN కాబట్టి క్యాపిటల్ N మరియు ఇది Van స్మాల్ nస్మాల్ an మరియు దానికి సమానమైనది Y వైపు చూపించడం జరగలేదు కానీY వైపు ఎల్లప్పుడూ ఊర్జితం చేయబడి ఉంటుంది ఇది Y Y మరియు Y Y ట్రాన్స్ఫార్మర్ యొక్క సమానమైన సర్క్యూట్ ప్రాతినిథ్యం ఇది Y Y ట్రాన్స్ఫార్మర్ యొక్క సింగిల్ లైన్ రేఖాచిత్రంకానీ తర్వాత మనం లోడ్ ఫ్లో స్టడీస్ చదివేటప్పుడు మనం మరింత చూద్దాం ఇక్కడ ఈ ప్రాతినిధ్యం కోసం మాగ్నెటైజింగ్ భాగం విస్మరించబడుతుంది కాబట్టి మొదటిది Y Y ట్రాన్స్ఫార్మర్ యొక్క స్కీమాటిక్ ప్రాతినిధ్యం ఇది సమానమైన సింగిల్ ఫేజ్ మరియు ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క సింగిల్ లైన్ రేఖా చిత్రం ఇప్పుడు మనం Y ∆ కు వద్దాం ఇప్పుడు ఇది Y ∆ సరేనా ఇక్కడ ఈ వైపు వచ్చి Y వైపు మనం ఇక్కడ హై వోల్టేజ్ లేక లో వోల్టేజ్ గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు ఇప్పుడు ఈ వైపు ఎప్పుడూ కూడా హై వోల్టేజ్ఈ వైపు వచ్చి ఎప్పుడూ కూడా లో వోల్టేజ్ కనుక ప్రతి ఫేజ్ కు మలుపుల సంఖ్య వచ్చి N1ఇక్కడ కూడాN1 కానీ ఒక ఫేజ్ మాత్రం N1చూపిస్తుంది మరియు ఈ వైపు అనగా ∆ వైపు వచ్చి N2 మరియు అది Y వైపు ఇంతకు ముందు లాగే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ కనుక ఇది ఫేజ్ VBnకు లైన్ టు న్యూట్రల్ వోల్టేజ్ అనగా VAn ఇది VCn అదే విధముగా ∆ వైపు అది a b c మరియు ఇది సమానమైన Yదీనికి నేను తర్వాత వస్తాను మీ టర్న్స్ ఫర్ ఫేజ్ వచ్చి N1 ఇక్కడ కూడా లైన్ మరియు ఫేజ్ వోల్టేజ్ లు సమానం కాబట్టి అవి N2 ఈ విషయాన్ని మనం ఇప్పుడే చర్చించుకున్నాము అది ఏమిటి అనగా V high voltage side line voltage V low voltage side line voltage 3 N1N2 దీనిని ఇప్పుడే మనం చూసాం సరేనా సమీకరణం సంఖ్య ఇక్కడ ఇవ్వడం లేదు అనగా V హై వోల్టేజ్ సైడ్ లైన్ ఓల్టేజ్ 3 VAn ఏ లైన్ ఓల్టేజ్ VAn అయినా అది ఫేజ్ వోల్టేజ్ ANVAn అంటే ఫేజ్ వోల్టేజ్ కాబట్టి హై వోల్టేజ్ వైపు వచ్చి Y కనుక VAn3 VAnమరియు V లో వొల్టేజ్ సైడ్ లైన్ వొల్టేజ్ 3 VAn దీని అర్థం ఏమిటంటే VAn అనగా యదార్ధంగా అది వచ్చి సమానమైన Y మనం ∆ ని సమానమైన Y గా అనుకుంటాం అందువల్ల వాస్తవానికి గణిత ప్రాతినిధ్యానికి Y లేదు కాబట్టి ఇది సమానమైన Y మరియు న్యూట్రల్ అనేది అందుబాటులో ఉంటుంది ఇదే ∆ ఈ విషయంలో ఈ సమానమైన Yఅందుబాటులో ఉంటుంది మీ X అంటే లో వోల్టేజ్ వైపు కాబట్టి లో వోల్టేజ్ వైపు లైన్ ఓల్టేజ్ అనగా Vab Vbc లేక Vca ఏదేమైనప్పటికీ ఇవి దేనికి సమానం అంటే 3 times VAn అదే సమానమైన Y అదే మీ లైన్ టు న్యూట్రల్ అనగా ఫేజ్ వోల్టేజ్ దీనిని మీరు ఎలా రాయవచ్చు అంటే VHLVXLఅనగా VHLVXL 3 VAn3 Vanదీనర్థం V క్యాపిటల్ An డివైడెడ్ 3 V స్మాల్ an VAnఅంటే Y వైపు ఉన్న ఫేజ్ వోల్టేజ్ మరియు ఈ Van అనగా మీ సమానమైన ∆ ను మార్చబడిన సమానమైన Y అవుతుంది మరియు ఇదే సమానమైన Y కు ఫేజ్ వోల్టేజ్ Van3 3 రద్దు అయిపోతాయి మరియు దేనికి సమానం అంటే VAnVan ఇంత వరకు మీరు అర్థం చేసుకున్నారా కాబట్టి VHLVXL VHLVXLVAnVanఅనగా ఈ VAn వచ్చి VAnVan 3 N1N2 అంటే అది N1డివైడెడ్ బై N23 అప్పుడు VAn Van N1 N23 నా ఉద్దేశం ఏమిటంటే ఈ మలుపు N2లాగా అని నేను ఇక్కడ మీకోసం మళ్ళీ తిరిగి గీస్తున్నానుకేవలం దీన్ని చూడండి ఇదే మీ బిందువు 'a'ఇది మీ 'b' మరియు ఇది 'c' ఒక సమానమైన Y వచ్చి ఈ విధంగా ఉంటుంది మరియు ఇది న్యూట్రల్ మలుపులు వచ్చి N2అనగా ఇవి ప్రతి ఫేజ్ లో అని కానీ మనం VAn పై V N23 తీసుకున్నాo కాబట్టి ఇవి సమానమైన Y యొక్క మలుపులు నేను ఇక్కడ చేసింది అదే ఈ సమానమైన Y యొక్క మలుపులు యదార్ధంగా ఎంత అవుతాయి అంటేN23 కాబట్టి ఇదంతా కూడా Yకనెక్షన్ కు మారిన తర్వాత వచ్చినది ఇక్కడ N2బదులు N23 అందువలన ఈ VAnను ఈ విధంగా రాసే బదులు N1 N23 గా రాస్తాము అనగా ఇది Y వైపు ఉన్న లైన్ టు న్యూట్రల్ ఓల్టేజ్ మరియు Y కి సమానమైన ∆ వైపు ఉన్న లైన్ టు న్యూట్రల్ ఓల్టేజ్ నిష్పత్తికి సమానం అదే N1 N23 ఇది మీకు అర్థం అయిందని అనుకుంటున్నాను ఈ విషయాలన్నీ మీకు అర్థం అయినట్లయితే మంచిది నేను ఈ విషయాలన్నీ మీకు చెప్పడానికి ప్రయత్నించాను మీకు H మరియు X యొక్క అర్థం మీకు తెలిసింది అని అనుకుంటున్నాను మరియు దీన్ని అర్థం చేసుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది అదేవిధంగా ∆ Y కు కూడా అదే అర్థం వస్తుంది కానీ అది చేయడం లేదు ఇది సమానమైన Y అయినందువలన ప్రతి ఫేజ్ లో మలుపుల సంఖ్య వచ్చి N23 వాస్తవానికి అది లేదు కానీ గణిత కోణం నుండి చూసినట్లయితే ఉంటుందిఅదే దీని అర్థం కాబట్టి ఫిగర్ 5 ఏమి చూపిస్తుంది అంటే ∆ వైపు సమానమైన Y కనెక్షన్ ద్వారా భర్తీ చేయాలి అని కనుక అందువలన నేను అదే రాశాను ఇప్పుడు ఫిగర్ 6 ఏమి చూపిస్తుంది అంటే Y ∆ ట్రాన్స్ఫార్మర్ కు సమానమైన సింగిల్ ఫేజ్ మరియు ఫిగర్ 7 సింగిల్ లైన్ రేఖా చిత్రాన్ని చూపిస్తుంది ఇప్పుడు ఈ వైపు Y కనుక ఇది కూడా మనం సింగిల్ లైన్ రేఖా చిత్రానికి సమానమైన Y గా తీసుకుంటాంకానీ ∆ లాగా తీసుకోము అందువలన ఈ వైపు వచ్చి AN క్యాపిటల్ 'An'ప్లస్ మైనస్ ఇది VAn IA ఈ వైపు మలుపులు వచ్చి N1కానీ ఈ వైపు N23 మరియు Ia ఎందువలన అంటే మనం సమానమైన Y తీసుకున్నాo కాబట్టి మరియు ఈ వైపు వచ్చి V స్మాల్ 'an' సరేనా ఇది మీ సింగిల్ ఫేజ్ కు సమానమైన Y ∆ ట్రాన్స్ఫార్మర్ రేఖాచిత్రం మరియు ఇది మీ సింగిల్ లైన్ రేఖాచిత్రం Y అనేది ఎల్లప్పుడూ గ్రౌండ్ చేయబడాలి అది ఇక్కడ చూపించడం లేదు కానీ మీరు Y ని గ్రౌండ్ చేసినట్లు చూపించాలి ఇది ∆ మరియు ఇది Y ∆ ట్రాన్స్ఫార్మర్ యొక్క సింగిల్ లైన్ రేఖాచిత్రం ఇది మీకు అర్థం అయిందని అనుకుంటున్నాను కాబట్టి మరోసారి ∆ నుంచి వచ్చిన సమానమైన Y వచ్చి N23 కానీ అది N2 కాదు కనుక అది N23 తదుపరిది పర్ యూనిట్ సిస్టం కు వద్దాం కనుక ఇవన్నీ తయారు చేసిన తర్వాత ఇప్పుడు పర్ యూనిట్ సిస్టం అనేది సులభమవుతుంది కావున పవర్ సిస్టం పరిమాణాలు అనగా ముఖ్యమైనవి నాలుగు పరిమాణాలు ఉన్నవి అవి కరెంట్ వోల్టేజ్ఇంపెడెన్స్ మరియు పవర్ ఇవే మనకు ఉన్న నాలుగు పరిమాణాలు అవునా కనుక కరెంట్ వోల్టేజ్ఇంపెడెన్స్ మరియు పవర్ తరచుగా పర్ యూనిట్ విలువలలో వ్యక్తీకరించబడుతాయి ఉదాహరణకు బేస్ వోల్టేజ్ వచ్చి 220 kV ఒకవేళ మీ దగ్గర 220 kV ట్రాన్స్మిషన్ లైన్ అనగా అది బేస్ వోల్టేజ్ ఉందనుకోండి మీరు ట్రాన్స్మిషన్ లైన్ యొక్క వోల్టేజ్ అనగా లైన్ టు లైన్ వోల్టేజ్ ను కొలుస్తున్నారు అనుకోండి ఒకవేళ అది 210 kV అయినట్లయితేఅది పర్ యూనిట్లో 200220 అనగా 0 u అవుతుంది ఇది పరిమాణం లేని పరిమాణంగా మారుతుంది కాబట్టిపర్ యూనిట్ యొక్క ఒక ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఇది బేస్ పరిమాణాలను సరిగ్గా పేర్కొంటుందిట్రాన్స్ఫార్మర్ యొక్క సమానమైన సర్క్యూట్ సరళీకృతం చేయవచ్చు మీరు పర్ యూనిట్ విలువలను వ్యక్తీకరించే సరైన మూల పరిమాణాలను ఎంచుకున్నట్లు అయితేప్రాధమిక లేదా ద్వితీయ సూచించిన ట్రాన్స్ఫార్మర్ యొక్క సమానమైన ఇంపెడెన్స్ ఒకటే అవుతుంది దీనిని మనం తర్వాత చూద్దాం మరియు మనం నిరూపిస్తాం మీరు సమానమైన ప్రతిదానిని పర్ యూనిట్ లో మార్చినప్పుడు ఆ ప్రాధమిక లేదా ద్వితీయ సూచికతో సమానమైన ఇంపెడెన్స్ అదే విధంగా ఉంటుంది ఇది మరొక ప్రధాన ప్రయోజనం పర్ యూనిట్ వ్యవస్థ యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే వివిధ రకాల మరియు రేటింగ్ల యొక్క వివిధ విద్యుత్ పరిమాణాల లక్షణాలను పోల్చవచ్చు మీ ఇంపెడెన్స్ రేటింగ్ లను పర్ యూనిట్ బేస్ లో వ్యక్తీకరించినట్లయితే రేటింగ్ అనేవి సులభతరం అవుతాయి నా ఉద్దేశం ఏమిటంటే ట్రాన్స్ఫార్మర్సింక్రోనస్ జనరేటర్లైన్స్ వీటన్నింటికీ మీరు బేస్ పరిమాణాలను ఎంచుకుంటారుమీరు ఈ పరిమాణాలన్నింటినీ పర్ యూనిట్ విలువలుగా మార్చవచ్చుఇది ప్రధాన ప్రయోజనం మరియు ఎప్పుడైతే ఈ పరిణామాలన్నింటినీ పర్ యూనిట్ విలువలుగా మారుస్తారో మీ సర్క్యూట్ రేఖాచిత్రంలో వేర్వేరు వోల్టేజ్ స్థాయిలు కనిపించవు ఎందువలన అంటే ఒక వేళ మీ జనరేటింగ్ స్టేషన్ వద్ద మీ వోల్టేజ్ జెనరేటర్ టెర్మినల్ వోల్టేజ్ నుండి 10 6 kV నుంచి 220 kV కి స్టెప్ అప్ చేయబడింది అనుకోండి తరువాత 220 kV నుండి 132 kV తర్వాత 132 66 kV ఆ తర్వాత 6633 kV మరియు అలా ఇప్పుడు మనం పంపిణీ వ్యవస్థ దిగువకు వస్తాం కాబట్టి మీరు తగిన బేస్ ఎంచుకుంటే ఈ వోల్టేజ్ స్థాయిని ప్రస్తావించే బదులు అన్ని వోల్టేజ్ లు రూపాంతరం చెందుతాయి అప్పుడు మీ సర్క్యూట్ రేఖాచిత్రంలో మీ సర్క్యూట్లోని వోల్టేజ్ స్థాయిలు అంటే వేర్వేరు వోల్టేజ్ స్థాయిలు అదృశ్యమవుతాయి ఇది ప్రధాన ప్రయోజనం కాబట్టి ఈ విషయాలన్నీ సాధారణ ఇంపెడెన్స్ల ద్వారా సూచించబడతాయి కాబట్టి పర్ యూనిట్ పరిమాణం per unit quantity actual quantitybase value of quantity ఇది సమీకరణం 2 కాబట్టి దీని అర్థం మనం విషయాలను పరిమాణరహితంగా చేస్తున్నాము మరియు తదనుగుణంగా దీన్ని మీరు చేయాలి కనుక పర్ యూనిట్ వ్యవస్థకు మారిన తర్వాత అన్ని విద్యుత్ చట్టాలు చెల్లుతాయి కాబట్టి ఒకవేళ పవర్ Spu SSBఅనుకోండి మరియు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి నేను దానికే వస్తున్నాను S అనేది ఒక క్లిష్టమైన పరిమాణంకానీ SBఅనేది నిజమైన పరిమాణం అదే విధముగా Vpu VVB SBఅనేది బేస్ పవర్ VBఅనేది బేస్ ఓల్టేజ్కనుక VVBఇదే పర్ యూనిట్ అదేవిధంగా పర్ యూనిట్ కరెంట్ Ipu IIBIBఅనేది బేస్ కరెంట్ మరియు Zpu ZZBZBఅనేది బేస్ ఇంపెడెన్స్ SB VB IB మరియు ZBఇవన్నీ కూడా నిజమైన పరిమాణాలు ఇది సమీకరణం 3 నేను నామకరణం ఇచ్చాను సరేనా కాబట్టి యదార్ధంగా S అంటే స్పష్టమైన అప్పారంట్ శక్తి అది వోల్ట్ ఆంపియర్ లేక కిలో వోల్ట్ ఆంపియర్ లేక మెగా వోల్ట్ ఆంపియర్ అనగా VA kVA or MVA V అంటే ఓల్టేజ్ అది kV గా సూచిస్తాముI అనేది కరెంటు అది ఆంపియర్ లేక కిలోఆంపియర్ లో ఉంటుంది మరియు Z ఇంపెడెన్స్ వచ్చి ఓమిక్ విలువల లో ఉంటుంది ఇవన్నీ కూడా పేజార్ లేక సంక్లిష్ట పరిమాణాలు ఎందువలన అంటే స్పష్టమైన శక్తి ఓల్టేజ్ కరెంట్ మరియు ఇంపెడెన్స్ అనేవి పేజార్ లేక సంక్లిష్ట పరిమాణాలు కనుక ముఖ్యంగా ఓల్టేజ్ మరియు కరెంట్ లు యదార్ధంగా పేజార్ పరిమాణాలు అందువలన నేను ఏమి రాశాను అంటే పేజార్ లేక సంక్లిష్ట పరిమాణాలు మరియు మీ హారాలు ఉదాహరణకు SB VB IB మరియు ZBఅన్నీ ఎప్పుడూ కూడా వాస్తవ సంఖ్యలు అనగా వాస్తవ పరిమాణాలు సరేనా పర్ యూనిట్ వ్యవస్థను పూర్తిగా నిర్వచించడానికి కనీసం ఒక జత ఫేజ్ అనగా 4 బేస్ పరిమాణాలు అవసరం అవి ఓల్టేజ్ కరెంట్ ఇంపెడెన్స్ మరియు పవర్ ఈ నాలుగు పరిమాణాలు అవసరం అందువల్ల పవర్ సిస్టం లో ఒక సమయంలో రెండు స్వతంత్ర మూల విలువల ను ఏకపక్షంగా ఎంచుకోవచ్చు కనీసం మీరు రెండు మూల విలువలను ఎన్నుకోవాలి సాధారణంగా మనం రెండు విషయాలను ఎన్నుకుంటాం ఒకటి బేస్ వోల్ట్ ఆంపియర్ మరొకటి బేస్ ఓల్టేజ్ ఇవి రెండూ మనం సాధారణంగా ఎన్నుకుంటాం కాబట్టి సాధారణంగా త్రీ ఫేజ్ బేస్ ఓల్టేజ్ త్రీ ఫేజ్ బేస్ వోల్ట్ ఆంపియర్ SB లేక B అనగా MVA బేస్ మరియు లైన్ టు లైన్ బేస్ ఓల్టేజ్ VB లేక kV బేస్ ఎంచుకోబడింది సాధారణంగా MVA బేస్ లేదా లైన్ టు లైన్ వోల్టేజ్ kV బేస్ సాధారణంగా మనం మొదట ఎంచుకుంటాము ఏ వ్యవస్థకి అయినా ఇవి యదార్ధంగా బేస్ పరిమాణం కోసం సరేనా అందువల్ల పర్ యూనిట్ వ్యవస్థలో ఎలక్ట్రికల్ చట్టాలు చెల్లుబాటు అయ్యేలా ఉండాలి కింది సంబంధాలు ఇతర మూల విలువలకు ఉపయోగించాలి ఉదాహరణకు బేస్ MVA అనేది త్రీ ఫేజ్ బేస్ వోల్ట్ ఆంపియర్నేను మీకు చెప్పాను ఇది మీ త్రీ ఫేజ్ వోల్ట్ ఆంపియర్ మరియు ఈ బేస్ ఓల్టేజ్ వచ్చి లైన్ టు లైన్ ఓల్టేజ్ మరియు బేస్ ఇంపెడెన్స్ కనుక 3 Bcurrent IBMVA baseB IBఅనేది బేస్ కరెంట్ కు సమానంఇక్కడి నుంచి మీరు Base3 Baseలెక్కించవచ్చుB ప్రత్యయంప్రతి చోటా బేస్ కోసం ఉపయోగిస్తారు ఇది సమీకరణం 4 మరియు ZBB3IB ఎందువలన అంటే kV base line to line voltage అనగా ఈ KV బేస్ ని 3 తో విభజించండి కాబట్టి అది ఫేజ్ బేస్ ఓల్టేజ్ డివైడెడ్ బై IBఇది సమీకరణం 5ఇదే బేస్ ఇంపెడెన్స్ ఇప్పుడు IBని ప్రతిక్షేపించండి సమీకరణం 4 నుండి ఉన్న IBను ఇక్కడ ప్రతిక్షేపించండి అలా మీరు చేసినట్లయితే మీకు ఏమి వస్తుంది అంటే ZBB2Bఇది సమీకరణం 6 ఈ యూనిట్ Ω పర్ యూనిట్ విలువలలో వ్యక్తీకరించబడిన ఫేజ్ మరియు లైన్ పరిమాణాలు ఒకటేనని మరియు సర్క్యూట్ చట్టాలు చెల్లుబాటు అవుతాయని గమనించండి ఇది నిజం ఇప్పుడు పవర్ అనేది దేనికి సమానం అంటే Spu Vpu Ipuసరేనా కాబట్టి ఈ సంయోగం ఎందుకు వస్తుంది నేను మీ లోడ్ ప్రవాహ అధ్యయనాలను అధ్యయనం చేసినప్పుడు దానికి వస్తాను ఓల్టేజ్ మరియు ప్రవాహాలు పూర్తిగా సైనోసోయిడల్ అయినప్పుడు మీ శక్తి కారక కోణాన్ని సంగ్రహించడానికి ఈ సంయోగం వస్తుంది లోడ్ ప్రవాహ అధ్యయనాలను అధ్యయనం చేసినప్పుడు దానికి వస్తాను కనుక Spu Vpu IpuSpu అంటే పర్ యూనిట్ పవర్ అనగా Ppu jQpu అన్నీ కూడా పర్ యూనిట్లు Vpu పర్ యూనిట్ వోల్టేజ్ మరియు Ipuఅంటే పర్ యూనిట్ కరెంట్ యొక్క సంక్లిష్ట సంయోగం కనుక ఇక్కడ స్టార్ అంటే సంక్లిష్ట సంయోగం అంతేకాక Vpu Zpu Ipu ఇది సమీకరణం 8 ఇవి ప్రామాణిక విద్యుత్ సమీకరణాలు ఇప్పుడు దాని రేటెడ్ వోల్టేజ్ వద్ద లోడ్ ద్వారా వినియోగించబడే శక్తి కూడా పర్ యూనిట్ ఇంపెడెన్స్ ద్వారా వ్యక్తీకరించబడుతుంది త్రీ ఫేజ్ సంక్లిష్ట శక్తి లోడ్ శక్తి ఏ విధంగా ఇవ్వబడుతుంది అంటే Sload3Φ లోడ్ ప్రత్యయం బ్రాకెట్ త్రీ ఫేజ్3 phase power 3V phase voltageIL ఇక్కడ స్టార్ అనగా లోడ్ కరెంట్ సంయోగం ఇది సమీకరణం 9 అయితే Sload3Φ త్రీ ఫేజ్ కాంప్లెక్స్ లోడ్ పవర్ సరేనా Vphase phase voltage మరియు ILస్టార్ అంటే పర్ ఫేజ్ లోడ్ కరెంట్ IL యొక్క సంక్లిష్ట కనుక లోడ్ పవర్ ని కూడా ఇలా చేయవచ్చు సమీకరణం 9 లో Vphase IL ఇది లోడ్ ఫేజ్ కరెంట్ అదే త్రీ ఫేజ్ కు మనం 3 తో గుణిస్తాము ఇప్పుడు ఫేజ్ లోడ్ కరెంట్ ను ఏ విధంగా ఇవ్వచ్చు అంటేILVphaseZL ZLఅంటే లోడ్ ఇంపెడెన్స్ఇది సమీకరణం 10అయితే ZLఅనేది పర్ ఫేజ్ కు లోడ్ ఇంపెడెన్స్ అందువల్ల సమీకరణం 10 నుంచి వచ్చిన ILను సమీకరణం 9 లో ప్రతిక్షేపించినట్లయితే Sload3Φ 3 Vphase VphaseZL ఇది సంయోగం అది దేనికి సమానం అంటే Vphase చూడండి VphaseZLఅనగా VphaseZL సంయోగం కనుక Vphase ఇన్ టూ Vphaseవచ్చి 3 magnitude Vphase2ZL ఇది మీకు తెలుసనుకుంటాను V ఇన్ టూ V సంయోగం వచ్చి V2 కాబట్టి Vphase ఇన్ టూ Vphaseవచ్చి మ్యాగ్నెట్యూడ్ Vphase2ZL అంటే ఇక్కడ నేను ZL ను ఎలా రాస్తున్నానంటే Sload3Φ 3 Vphase2ZLఅనగా ZL 3 Vphase2Sload3∅దీని అర్థం ఏమిటంటే ZL అనేది 3 కి సమానం ఇది ఓల్టేజ్ పరిమాణం కాబట్టి ఆ వర్గం తో వ్యవహరించడానికి ఏమీ లేదు ఉన్నది ఉన్నట్లుగా రెండు వైపులా సంయోగం తీసుకున్నట్లయితే అది S సంయోగం లోడ్ త్రీ ఫేజ్ అవుతుంది కనుక ఈ సమీకరణం ని మనం ఎలా రాస్తున్నాం అంటే ZL 3 Vphasevoltage 2Sload3∅అంటే రెండు వైపులా సంయోగం తీసుకోండి ZL అనేది నిజమైన పరిమాణం కాబట్టి దానితో ఏమి చేయలేము కనుక 3 Vphase2కానీ ఇది సంక్లిష్ట పరిమాణం కాబట్టి Sload3∅సరేనా అందువల్ల దీనిని మనం ఎలా రాస్తున్నాము అంటే ZL 3 అనగా పరిమాణం Vphase2 Sload3∅ ఇది సమీకరణం 11 అంతేకాక లోడ్ ఇంపెడెన్స్ పర్ యూనిట్ లో ఎలా ఇస్తారు అంటే Zpu ZLZB ఎప్పటిలాగే ఇది సమీకరణం 12 ఇప్పుడు సమీకరణం 11 నుండి ZL ను ప్రత్యామ్న్యాయం చేయండి మరియు సమీకరణం 6 నుండి వచ్చిన ZBసమీకరణం 12 లో పెట్టండి కాబట్టి సమీకరణం 11 నుంచి వచ్చిన ZL వ్యక్తీకరణను ప్రత్యామ్నాయం చేయండి మరియు సమీకరణం 6 నుంచి ఈ ZB 2 బేస్ అప్ ఆన్ B2Bదీనిని సమీకరణం 12 లో ప్రత్యామ్నాయం చేయండి మీరు అలా చేసినట్లయితే అది ఎలా వస్తుంది అంటే Zpu 3 Vphase2magnitude squareSload3∅ BB2 ఇది సమీకరణం 13 ఇప్పుడు పరిమాణం V లైన్ టు లైన్ ఓల్టేజ్ L Lని నేను ఏమి చేశాను అంటే దానిని 3రెట్లు ఫేజ్ ఓల్టేజ్ కు సమానంగా చేశాను దాని అర్థం ఏమిటి అంటే రెండు వైపులా స్క్వేర్ చేసి ఈ వైపుకి తీసుకురండి కనుక 3 magnitude Vphase2 magnitude VL L2ఇది సమీకరణం 14 ఇప్పుడు సమీకరణాలు 13 మరియు 14 లను ఉపయోగించినట్లయితే 3 Vphase2VL L2ఇక్కడ ప్రత్యామ్న్యాయం చేయండి 3 phase Vphase2ని VL L2 ద్వారా భర్తీ చేయండి ఎందువలన అంటే ఇది దీనికి సమానం కాబట్టి కాబట్టి మీరు అలా చేసినట్లయితే అది Zpu VL L22 BSload3∅ కాబట్టి సరళీకృతం చేస్తే ఇలా వస్తుంది ఇప్పుడు వాస్తవానికి ఇది VL L22ఇన్ టు ఇది కాబట్టి 1Sload3∅MAV base ఈ సమీకరణం మీకు అర్థం అవ్వడం కోసం నేను కుడి వైపు మళ్ళీ రాస్తున్నాను ఆ పరిమాణం VL L22మరియు దీనిని చూసినట్లయితే ఈ భాగాన్ని మనం ఎలా రాస్తున్నాము అంటే 1Sload3∅B కనుక బ్రాకెట్లో మనం ఏమి రాస్తున్నాము అంటే 2 పై లైన్ టు లైన్ ఓల్టేజ్ పరిమాణం మరియు ఇది మీ Sload3∅ Bఅనగా మనము ఈ భాగాన్ని ఎలా రాస్తున్నాము అంటే S అది సంయోగం లోడ్ పర్ యూనిట్ త్రీ ఫేజ్ అనే సమస్య లేదు ఎందువలన అంటే ఈ భాగం అనేది బేస్ ద్వారా విభజించబడింది కాబట్టి అందువలన అది p u మరియు ఇది కూడా VL LB కాబట్టి ఇది కూడా Vpu దీనిని యదార్ధంగా మీరు ఎలా రాస్తారు అంటే పరిమాణం 2 అప్ ఆన్ S2 ఈ సంయోగం అనగా ఆ లోడ్ పర్ యూనిట్ పవర్ అని అర్థం అందువలన ఈ Zpu వచ్చి దేనికి సమానం అంటే Zpu 2 Sloadpu ఇది సమీకరణం 15 మీ అవగాహన కోసం ఈ భాగాన్ని సాధారణ గణన చేయబడింది Zpu 2 Sloadpu ఇది లోడ్ సంయోగం మరియు అది పర్ యూనిట్ లోడ్ లోడ్ పర్ యూనిట్ లోడ్ అనేది సంయోగం ఇది సమీకరణం 15